హాయ్ ఈ ప్రత్యేకమైన మాడ్యూల్కు స్వాగతం మరియు ఇది మనం చూస్తున్న ఉపన్యాస సిరీస్ అప్పుడు మనం ఓసిలేటర్లను చూశాము కాబట్టి ఇప్పటి వరకు మనం ఖచ్చితంగా ఓసిలేటర్లు ఏమిటో చూశాము ఆ తరువాత మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఓసిలేటర్గా ఎలా ఉపయోగించగలరు తరువాత ఓసిలేటర్ల రకాలను మరియు ప్రమాణాలు చూశాము ప్రమాణం అంటే ఏమిటి అవుట్పుట్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా తిరిగి ఓసిలేటర్ యొక్క ఇన్పుట్కు నెట్వర్క్కి ఇవ్వబడుతుంది దాని యొక్క దశ మార్పు 00 ఉండాలి రెండవ షరతు గెయిన్ మరియు ఫీడ్బ్యాక్ కారకం బీటా 1 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి మొదట్లో మనం దానిని డోలనాలను ప్రారంభించడానికి 1 కంటే ఎక్కువగా ఉంచుతాము మరియు తరువాత డోలనాలను కొనసాగించడానికి 1 కి సమానంగా చేస్తాము అప్పుడు మనం R మరియు C వాడకాన్ని చూశాము కాబట్టి రెసిస్టర్లు మరియు కెపాసిటర్ల నెట్వర్క్ ను ఉపయోగించి ఒక ఫేస్ షిఫ్ట్ ఓసిలేటర్ను మనం రూపొందించవచ్చు కొన్ని సందర్భాలలో మనం ఓసిలేటర్లో ఉపయోగించే యాంప్లిఫైయర్ నీకు ఎటువంటి ఫేస్ షిఫ్ట్ ని ఇవ్వదు అని తరువాత మనం చూశాం ఆ ప్రత్యేకమైన సందర్భంలో మనం దశ మార్పులేని ఫీడ్ బ్యాక్ నెట్ వర్క్ ని ఉపయోగించాలి ఎందుకంటే యాంప్లిఫైయర్ యొక్క అవుట్ ఫుట్ దశ మార్పుని ఇవ్వలేదు అంటే యాంప్లిఫైయర్ యొక్క ఔట్పుట్ ఇన్పుట్ తో ఒకే దశలో ఉంటుంది ఆ సందర్భంలో అదే దశ ఫీడ్బ్యాక్ నెట్ వర్క్ ద్వారా ఓసిలేటర్ యొక్క ఇన్పుట్ కి వెళ్తుంది కాబట్టి ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో ఎలాంటి దశల మార్పు ఉండకూడదు విన్ బ్రిడ్జ్ ఓసిలేటర్ మరియు ఈ ఆర్సి ఓసిలేటర్లు తక్కువ పౌనపున్యంలో ఉపయోగించే ఓసిలేటర్లు అధిక పౌనపున్యం కోసం మనం L అంటే ఇండక్టర్ ను మరియు C కెపాసిటర్ ఓసిలేటర్లను ఉపయోగించాలి కాబట్టి ఈ ఓసిలేటర్ లో L మరియు C లను రియాక్టన్స్ లేదా రియాక్టివ్ భాగాలు గా ఉపయోగిస్తాం L మరియు C ఓసిలేటర్లను అంటే ట్యాంక్ ఓసిలేటర్లను ఓసిలేటరీ సిగ్నల్ ను ఉత్పత్తి చేయడానికి ఎలా ఉపయోగించవచ్చో అప్పుడు చూశాము ట్యాంక్ సర్క్యూట్ కోసం మనం ముందుగా ఒక నిబంధనని తీసుకున్నాము అక్కడ కెపాసిటర్ ముందుగా చార్జ్ చేయబడి ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు చార్జ్ విడుదల అవుతుంది తరువాత ఇండక్టర్ అయస్కాంతత్వ చార్జ్ తిరిగి కెపాసిటర్ లోకి విడుదల అవుతుంది ఇది వ్యతిరేక ధ్రువణత లోకి చార్జ్ అవుతుంది ఈ వ్యతిరేక ధ్రువణత Lenz's చట్టం వల్ల వస్తుంది ఇది మనం LC ఓసిలేటర్ల సందర్భంలో చూసాము L మరియు C ను ఫీడ్బ్యాక్ నెట్వర్క్గా ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకున్న తర్వాత మనం 2 రకాల ఓసిలేటర్లను రూపొందించాము మొదటిది హార్ట్లీ ఓసిలేటర్ మరియు రెండవది కోల్పిట్స్ ఓసిలేటర్ ఇప్పుడు ఓసిలేటర్లో కెపాసిటర్లు మరియు ఇండక్టర్లు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవడానికి మన ఉపాయాన్ని మీరు గుర్తుంచుకుంటే కోల్పిట్స్ ఓసిలేటర్లో మీరు 2 కెపాసిటర్లు మరియు 1 ఇండక్టర్ ఉపయోగించాలి అని సులభంగా చెప్పగలరుహార్ట్లీ ఓసిలేటర్లో 2 ఇండక్టర్ మరియు 1 కెపాసిటర్ ఉన్నాయి అప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూశాము ఇప్పుడు క్రిస్టల్ ఓసిలేటర్ అని పిలువబడే మరొక రకమైన ఓసిలేటర్ కేసును చూద్దాం మనం క్రిస్టల్ ఓసిలేటర్లోకి వెళ్ళే ముందు పిజోఎలెక్ట్రిక్ ప్రాపర్టీ అనే స్వభావం ఉంది కాబట్టి పైజోఎలెక్ట్రిక్ స్వభావం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీనిలో చాలా గందరగోళం ఉంది పిజో రెసిస్టర్ అంటే ఏమిటి అని నేను ఒక విద్యార్థిని అడిగినప్పుడు నిర్వచనం పైజోఎలెక్ట్రిక్ చెప్తున్నారు పిజోఎలెక్ట్రిక్ నిర్వచనం అంటే ఏమిటి అని మేము అడిగినప్పుడు పిజో రెసిస్టర్ చెప్తున్నారు కాబట్టి గందరగోళంలో పడకండి పైజోఎలెక్ట్రిక్ స్ఫటికo అనేది ఒక స్పటికం మనం ఒత్తిడిని ప్రయోగించినప్పుడు వోల్టేజ్లో మార్పును చూస్తాము కొన్ని స్ఫటికాలు పైజోఎలెక్ట్రిక్ స్వభావాన్ని చూపించును ఒత్తిడిని వర్తింపజేయడం వల్ల వోల్టేజ్లో మార్పును చూపుతుంది మరొకటి పైజో రెసిస్టివ్ శక్తి లేదా ఒత్తిడిని వర్తింపజేయడం వల్ల నిరోధకతలో మార్పును చూపుతుంది కాబట్టి అక్కడ పిజో రెసిస్టివ్ పదార్థంలో నిరోధకతలో మార్పు ఉంది

కాబట్టి ఇప్పుడు క్రిస్టల్ ఓసిలేటర్ ఒక విద్యుత్ ఓసిలేటర్ సర్క్యూట్ ఇది ఖచ్చితమైన పౌనపున్యం తో విద్యుత్ సిగ్నల్ సృష్టించడానికి పైజోఎలెక్ట్రిక్ పదార్థం యొక్క కంపనాల స్పటికం యొక్క యాంత్రిక రెజోనెOట్ ని ఉపయోగిస్తుంది కాబట్టి మేము ఈ స్పటికాన్ని ఉపయోగిస్తాము మరియు స్పటికం యొక్క అవుట్పుట్ను తీసుకుంటాము ఇది విద్యుత్ సిగ్నల్ మనం ఈ ప్రత్యేకమైన స్పటికం లో యాంత్రిక రెజోనెOట్ కారణంగా వోల్టేజ్ ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు మనం ఒత్తిడిని ప్రయోగించినప్పుడు ఇది యాంత్రికంగా ఎలా రెజోనెOట్స్తుంది మనం కొంత ఒత్తిడిని ప్రయోగించినప్పుడు ఇది ప్రతిధ్వనించడం ప్రారంభిస్తుంది ఈ రెజోనెOట్ కంపనాల స్పటికం మరియు పైజోఎలెక్ట్రిక్ పదార్థం చేత పట్టుకోబడుతుంది మరియు విద్యుత్ సిగ్నల్లో మార్పు ఉంటుంది ప్రతి స్పటికం దాని స్వంత పౌనపున్యం మరియు స్థిరమైన పౌనపున్యాన్ని పట్టుకోవడంలో ఎక్కువ స్థిరత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రతి స్పటికం దాని స్వంత పౌన పున్యని కలిగి ఉంటుంది మరియు ఇది స్థిరమైన పౌనపున్యం ప్రతిస్పందనను కలిగి ఉంటుంది ఎక్కువ పౌన పున్య స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు స్థిరమైన ఓసిలేటర్ను తయారు చేయాలనుకున్నప్పుడు క్రిస్టల్ ఓసిలేటర్లను ఇతర రకాల ఓసిలేటర్లతో పోలిస్తే ఇష్టపడతారు మనం ఒత్తిడిని వర్తింపజేస్తున్నప్పుడు స్పటికం వైకల్యంతో ఉంది ఇది కదులుతున్నట్లు మీరు చూడవచ్చు స్లయిడ్ చూడండి మనం యాంత్రిక ఒత్తిడిని ప్రయోగించినప్పుడు వోల్టేజ్లో మార్పు ఉంటుంది మీరు ఈ మీటర్ చూడండి ఒత్తిడి ప్రయోగించినప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది ఒత్తిడిని విడుదల చేసినప్పుడు వోల్టేజ్ తిరిగి వస్తుంది కాబట్టి ఒత్తిడిని వర్తింపజేస్తున్నప్పుడు వోల్టేజ్ లో లేదా సిగ్నల్ లో మార్పుకు కారణమవుతుంది స్పటికం యొక్క ముఖాలకు ఒత్తిడి ప్రయోగించినప్పుడు యాంత్రిక శక్తిని వర్తింపచేయడం వలన కన్పిస్తుంది మరియు A C వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది దీనికి విరుద్ధంగా స్పటికాని కి A C వోల్టేజ్కు ప్రయోగించినప్పుడు ఇది కంపిస్తుంది స్పటికం యొక్క యాంత్రిక వక్రీకరణకు కారణమవుతుంది ఇప్పుడు నేను స్ఫటికా ఓసిలేటర్ల గురించి మాట్లాడేటప్పుడు స్ఫటికాల రకాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి మరియు మనం ఏ రకాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మేము స్ఫటికాల రకాలను గురించి మాట్లాడినప్పుడు మొదటిది సహజంగా సంభవించే స్ఫటికాల రకాలు మరియు రెండవది కృత్రిమంగా సంభవించే స్ఫటికాలు కాబట్టి రోషెల్ ఉప్పు గొప్ప పిజోఎలెక్ట్రిక్ కార్యకలాపాలను కలిగి ఉంది కానీ యాంత్రికంగా బలహీనంగా ఉంది గొప్ప పైజోఎలెక్ట్రిక్ కార్యాచరణ అంటే యాంత్రిక పీడనంలో చిన్న మార్పు చేసిన అవుట్పుట్ వోల్టేజ్లో భారీ మార్పుకు కారణమవుతుంది కానీ యాంత్రికంగా బలహీనంగా ఉంటుంది కాబట్టి యాంత్రికంగా అవి చాలా బలహీనంగా ఉంటాయి మరియు అధిక యాంత్రిక ఒత్తిళ్లను తట్టుకునేంత బలంగా లేవు అందువల్ల అవి ఎక్కువగా మైక్రోఫోన్లలో ఉపయోగించబడతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలము నేను ఒత్తిడిని ప్రయోగించినప్పుడు వోల్టేజ్ను ఉత్పత్తి చేయాలి మరియు అది సున్నితంగా ఉండాలి అప్పుడు మనం రోషెల్ ఉప్పును ఉపయోగించవచ్చు టూర్మాలిన్ అనే మరో స్ఫటికాన్ని చూద్దాం ఈ స్ఫటికం తక్కువ పిజోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని కలిగి ఉంది కానీ యాంత్రికంగా ఇది దృఢమైనది లేదా బలమైనది ఇది కూడా చాలా ఖరీదైనది మూడవదాన్ని చూద్దాం క్వార్ట్జ్ క్వార్ట్జ్ రోషెల్ ఉప్పు మరియు టూర్మాలిన్ మధ్య రాజీగా ఉంది మరియు సులభంగా ఉంటుందిఅందుబాటులో ఉంది మరియు సాధారణంగా ఓసిలేటర్లలో ఉపయోగిస్తారు కాబట్టి ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ ఓసిలేటర్లు ఎక్కడ ఉపయోగించబడుతున్నాయో మరియు వాటి అనువర్తనాల గురించి ఆలోచించండి వాచ్ ఏమి చేస్తుంది గడియారంలో క్రిస్టల్ ఓసిలేటర్ ఉందా కృత్రిమంగా సంభవిస్తుందని చూద్దాం ఉదాహరణలు లిథియం టేటనైట్ గాలియం ఫాస్పేట్ లింగ సైట్ కాబట్టి ఇవన్నీ కృత్రిమంగా సంభవించే స్ఫటికాలు ఇప్పుడు క్రిస్టల్ ఓసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి ఇక్కడ మనం పైజోఎలెక్ట్రిక్ స్ఫటికాలను ఉపయోగించి ట్యూన్డ్ సర్క్యూట్ ఓసిలేటర్ వలె రెజోనెOట్ ట్యాంక్ ను చూస్తాము క్వార్ట్జ్ యొక్క సహజ షట్కోణ ఆకారం దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించబడుతుంది కాబట్టి మనం స్ఫటికాన్ని నిర్మించడానికి దీర్ఘచతురస్రాకార స్లాబ్లో కత్తిరించిన క్వార్ట్జ్ స్ఫటికo యొక్క షట్కోణ ఆకారాన్ని ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ఈ స్పష్టమైన క్రిస్టల్ 2 మెటల్ ప్లేట్ల మధ్య ఉంచబడింది లేదా అమర్చబడింది ఆపరేట్ చేయనప్పుడు ఇది యాంత్రిక మౌంటు కారణంగా కెపాసిటెన్స్కు సమానం ఎందుకంటే నీవు కండక్టింగ్ ప్లేట్ కలిగి ఉన్నప్పుడు అది పనిచేయనప్పుడు ఇది 2 కండక్టింగ్ ప్లేట్లు నీ వేరుచేసే కొన్ని విద్యుద్వాహక పదార్థం వంటిది ఇప్పుడు కంపనం పై అంతర్గత పౌనపున్య కంపనం స్ఫటికo జడత్వాన్ని సూచించే ద్రవ్యరాశి మరియు కొంత దృఢత్వం కెపాసిటెన్స్ C ద్వారా ప్రాతినిధ్యం వహించేను కాబట్టి కంపనంపై మనకు ఈ 3 ఉన్నాయి మీరు ఇక్కడ చూడగలిగే భాగాలు R L మరియు C ఇది పనిచేయనప్పుడు కేవలం కెపాసిటర్ మాత్రమే కానీ అది పనిచేస్తున్నప్పుడు నిరోధకము ఉంటుంది ఎందుకంటే అంతర్గత ఘర్షణ కంపనం L ఉంటుంది స్ఫటిక జడత్వాన్ని సూచించే కారణంగా మరియు కెపాసిటర్ C చేత ప్రాతినిధ్యం వహించే కొంత దృఢత్వం అందువల్ల ఈ RLC చిత్రంలోకి వస్తుంది ఇప్పుడు RLC ప్రతిధ్వనించే సర్క్యూట్ను ఏర్పరుస్తాయి పౌనపున్యం ని విశ్లేషించడానికి Fr కాబట్టి స్ఫటికా ఓసిలేటర్ లేదా ట్యూన్డ్ సర్క్యూట్ ఫంక్షనల్ లేనప్పుడు మేము అర్థం చేసుకున్నాము ఇది కెపాసిటెన్స్గా పనిచేస్తుంది మరియు ఇది ఫంక్షనల్ అయినప్పుడు వైబ్రేటింగ్ చేస్తున్నప్పుడు R L మరియు C లతో సమానంగా ఉంటుంది కాబట్టి అధిక పౌనపున్యం కోసం మందం చిన్నదిగా ఉండాలి ఇది యాంత్రికంగా బలహీనంగా ఉంటుంది అందువల్ల అటువంటి ఓసిలేటర్ల పరిమితి 200 హెర్ట్జ్ నుండి 300 కిలోహెర్ట్జ్ వరకు ఉంటుంది కాబట్టి ఇది క్రిస్టల్ ఓసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఎలా నిర్ణయించబడుతుదో అనేది మరియు అది మందంపై ఆధారపడి ఉండాలి అర్థం చేసుకోవడానికి మనం దానిని చాలా సన్నగా చేయలేము లేకపోతే అది యాంత్రికంగా బలహీనంగా అవుతుంది మనం మన డోలనాల పరిధిని 200 లేదా 300 కిలోహెర్ట్జ్ కి పరిమితం చేయాలి మరొక విషయం చూద్దాం రెజోనెoట్ పరిస్థితి ఏర్పడిన తర్వాత సిరీస్ RLC లెగ్ యొక్క ప్రతిచర్య Xl కు సమానం 2XC కి సమానం కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రెజోనెOట్ సంభవిచడం ప్రారంభమవుతుంది ఈ స్థితిలో ఇంపెడెన్స్ కనిష్టంగా ఉంటుంది ఇది నిరోధకత R కాబట్టిరెసిస్టెన్స్ సిరీస్ రెజోనెOట్ పౌనఃపుణ్యము ముందుగా ఇచ్చిన రెజోనెoట్ పౌనఃపుణ్యము కి సమానం కాబట్టి అది చెప్పేది ఏమిటంటే రెజోనెOట్ పరిస్థితి ఏర్పడిన తర్వాత Xl Xc కి సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో ఇంపెడెన్స్ R కనిష్టంగా ఉంటుంది కాబట్టి సిరీస్ రెజోనెOట్ పౌనఃపుణ్యము D కి సమానం మరియు రెజోనెOట్ పౌనఃపుణ్యము కి సమానం అందువల్ల సిరీస్ రెజోనెOట్ పౌనఃపుణ్యము యొక్క సూత్రం మనం ముందుగా చూసినట్లుగా ఉంటుంది ఇప్పుడు సమాంతర రెజోనెOట్ లేదా వ్యతిరేక రెజోనెOట్ పరిస్థితి ఏర్పడితే అయితే ఏంటి అంటే సిరీస్ రెజోనెOట్ లెగ్ యొక్క ప్రతిచర్య మౌంటు కెపాసిటర్ Cm యొక్క ప్రతిచర్యకు సమానం గా ఉన్నప్పుడు ఇతర ప్రతిచర్య స్థితి సంభవిస్తుంది మీరు ఇక్కడ చూస్తే మౌంటు కెపాసిటర్ ఉంది స్లైడ్ 1653 చూడండి కెపాసిటర్ మౌంటు Cm ఉంది రెజోనెOట్ ప్రారంభించినప్పుడు అప్పుడు వారి Xl Xc కి సమానంగా ఉంటుంది కానీ సిరీస్ రెజోనెOట్ లెగ్ యొక్క ప్రతిచర్య మౌంటు కెపాసిటర్ యొక్క ప్రతిచర్య కి సమానం అయినప్పుడు ప్రతిచర్య పరిస్థితి ఏర్పడుతుంది అంటే సిరీస్ భాగాలు వల్ల సంభవించే ప్రతిచర్యమౌంటు కెపాసిటర్కు సమానం గా ఉంటుంది కాబట్టి సిరీస్ రెజోనెOట్ పౌనఃపుణ్యము లో స్లైడ్లోని గ్రాఫ్ను చూడండి మీరు అవుట్పుట్ ఇంపెడెన్స్ y అక్షంలో చూడవచ్చు మరియు మీరు x అక్షంలో సమాంతర రెజోనెOట్ పౌనఃపుణ్యము ని చూడవచ్చు కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఇది సిరీస్లో ఉన్నప్పుడు fs మరియు ఈ ఇంపెడెన్స్ తగ్గడానికి రెజోనెOట్ కూడా కారణమవుతుంది అప్పుడు అది సమాంతర రెజోనెOట్లో ఉన్నప్పుడు ఇది fp అవుతుంది అది మళ్ళీ శిఖరానికి చేరుకుని చివరకు మళ్ళీ ఇది పడిపోతుంది కాబట్టి ఈ విధంగా డోలనాలు సంభవిస్తాయి ఇది సిరీస్ రెజోనెOట్లో ఉన్నప్పుడు సరిపోల్చి సమాంతరంగా రెజోనెOట్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఇంపెడెన్స్ ఎలా ఉంటుందో సూచించేది కాబట్టి మీరు స్థిరత్వం గురించి మరింత మాట్లాడితే క్రిస్టల్ యొక్క పౌనఃపుణ్యము కొద్దిగా ఉష్ణోగ్రత వృద్ధాప్యం మొదలైన వాటి కారణంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే మనం క్రిస్టల్ ఉపయోగిస్తున్నప్పుడు దానికి జీవితకాలం ఉంటుంది కాబట్టి సమయం పెరుగుతున్నప్పుడు లేదా ఉష్ణోగ్రత మారినప్పుడు లేదా కాలంతో వృద్ధాప్యం అయినప్పుడుస్ఫటికాల పౌనపున్యం కొద్దిగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ఉష్ణోగ్రత స్థిరత్వం ఉష్ణోగ్రతలో డిగ్రీ మార్పుకు పౌనఃపుణ్యము మార్పు అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ కి హెర్ట్జ్ లేదా మెగా హెర్ట్జ్ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ మార్పు కి పౌన పున్యం మెగాహెర్ట్జ్లో 10 నుంచి 12 హెర్ట్జ్ లు మారుతుంది ఇది చాలా చిన్నది ఎందుకంటే మనం మెగాహెర్జ్ లో మాట్లాడుతున్నాము మెగాహెర్ట్జ్లో నాకు 10 నుండి 12 హెర్ట్జ్ మార్పు ఉంటే అది చాలా చిన్నది ఇది చాలా తక్కువ ఉంటుంది 0 201 శాతం లేదా 0 1 శాతం ఇది చాలా తక్కువ కాబట్టి అందుకే మెగాహెర్ట్జ్ పరిధిలో 1 నిమిషంలో 10 నుండి 12 హెర్ట్జ్ ఉంటే అప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు జరగదు ఫ్రీక్వెన్సీని గణనీయంగా మార్చడానికి అందుకే చెప్పగలను ఉష్ణోగ్రతలో మార్పుకారణంగా పౌనపున్యం మార్పు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఇది స్థిరంగా పరిగణించబడుతుంది కానీ ఈ చాలా మార్పు కూడా ఆమోదయోగ్యం కాకపోతే స్ఫటిక ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచబడే పెట్టెలో ఉంచబడుతుంది దీనిని స్థిరమైన ఉష్ణోగ్రత ఓవెన్ లేదా స్థిరమైన ఉష్ణోగ్రత పెట్టె అని పిలుస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రతలో చిన్న మార్పు కూడా కొద్దిగా పౌనపున్యం మార్పు కు కారణం అవుతుంది 1 డిగ్రీ ఉష్ణోగ్రత మార్పు కు 10 నుండి 12 హెర్ట్జ్ మారుతుంది కాబట్టి 2 డిగ్రీల కోసం 24 హెర్ట్జ్ అవుతుంది 3 డిగ్రీ ఉంటే అది 36 హెర్ట్జ్ మరియు మొదలగునవి కానీ పౌనపున్యం లో మార్పు చాలా ఉంటే కొన్ని సర్క్యూట్లలో కూడా ఆమోదయోగ్యం కాదు ఇక్కడ మనకు ఖచ్చితమైన స్థిరమైన పౌన పున్యాన్ని ఇవ్వడానికి స్ఫటికాo పై ఉష్ణోగ్రత ప్రభావం ఉండకూడదు అప్పుడు మనం స్ఫటికాన్ని స్థిరమైన ఉష్ణోగ్రత పెట్టె లేదా స్థిరమైన ఉష్ణోగ్రత ఓవెన్ లో ఉంచాలి నేను దీర్ఘకాలిక స్థిరత్వం గురించి మాట్లాడేటప్పుడు మనం చూసేది ప్రాథమికంగా వృద్ధాప్యం కారణంగా స్ఫటిక పదార్థం క్వార్ట్జ్ క్రిస్టల్ కోసం వృద్ధాప్య రేట్లు సంవత్సరానికి 2 నుండి 10 8 వరకు క్వార్ట్జ్ కి ఉంటుంది ఇది కూడా చాలా చిన్నది సంవత్సరానికి 2 నుండి 10 8 వరకు సూపర్ చిన్నది కాబట్టి అందుకే దాని దీర్ఘకాలిక స్థిరత్వం కూడా ఒక రకమైన అద్భుతమైనది స్వల్పకాలిక స్థిరత్వం క్వార్ట్జ్ స్ఫటికం లో పౌన పున్యం డ్రిఫ్ట్ సాధారణంగా 106 లో 1 భాగం కంటే తక్కువగా ఉంటుంది అంటేరోజుకు 0 0001 ఇది కూడా చాలా చిన్నది మునుపటి స్లైడ్లలో వాచ్లో ఏమి ఉంది అని అప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను ఈ స్లయిడ్లో కూడా మీకు నేను సమాధానం ఇచ్చాను కాబట్టి మీరు ఇక్కడ చూసారు మొత్తం స్ఫటికం కి మంచి పౌన పున్య స్థిరత్వం ఉంటుంది కాబట్టి ఇది కంప్యూటర్లు కౌంటర్లు ప్రాథమిక సమయ పరికరాలలో ఎలక్ట్రానిక్ మణికట్టు గడియారాలలో మొదలైన వాటిల్లో ఉపయోగించబడుతుంది కాబట్టి మనం ఓసిలేటర్లు మరియు ముఖ్యంగా స్ఫటికాలు గురించి మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెన్సీ స్థిరత్వం చాలా ముఖ్యమైనదని ఇప్పుడు మీకు తెలుసు స్ఫటికాలు స్థిరంగా ఉన్నప్పుడు అనేక అనువర్తనాలలో అవి ఉపయోగించబడతాయి కంప్యూటర్లు కౌంటర్లు ప్రాథమిక సమయ పరికరాలతో డిజిటల్ రిస్ట్ వాచ్ తో సహా ఇవి క్రిస్టల్ యొక్క అనువర్తనాలు కాబట్టి ఇప్పుడు మనం Fs Cequivalent Fp కోసం సమీకరణలు ఏమిటో అర్థం చేసుకోండి ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం ఒక సమస్య ఏమిటంటే ఒక స్ఫటికం లో 2 హెన్రీకి సమానమైన ఇండక్టర్ L ఉంది C 0 01 పికోఫారాడ్ మరియు R 2 కిలో ఓంకు సమానం దీని మౌంటు కెపాసిటెన్స్ 2 పికో ఫారాడ్ సిరీస్ మరియు సమాంతర రెజోనెOట్ పౌనపున్యాలు లెక్కించుము కాబట్టి ప్రశ్న మరియు పరిష్కారం కూడా చాలా సులభం మేము Cm ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం Fs ని చూడాలి ఇది సిరీస్ రెజోనెOట్ పౌనపున్యాo ఇది 1 by 2 pi L C యొక్క మూలం కాబట్టి మీరు దాన్ని పరిష్కరించినప్పుడు మీకు 1 125 మెగాహెర్ట్జ్ లభిస్తుంది కాబట్టి ఎలా మీరు L 2 హెన్రీ అని చూస్తేఅప్పుడు C 0 01 మరియు మనం 1 బై 2 పై మూలం కింద 2 0 001 ఇన్ టూ 10 12 అని వ్రాయాలి అప్పుడు మనకు fs 1 125 మెగాహెర్ట్జ్ వస్తుంది ఇప్పుడు fp అనేది ఇది 1 by 2 pi LCequalent యొక్క కింద మూలం అని మనకు తెలుసు మనం ఇప్పుడు Cequalent ని కనుగొనటానికి ఫార్ములాను తెలుసుకోవాలి CM C ని గుణకారం చేసి CM ప్లస్ C తో భాగించాలి CM యొక్క విలువ 2 పికోఫారాడ్ మరియు CE 0 01 పికో ఫారాడ్ కాబట్టి 2 ఇన్ టూ 10 12ఇన్ టూ 0 01 ఇన్ టూ 10 12 2 ఇన్ టూ 10 12 plus 0 01 ఇన్ టూ 10 12 అది మనకు 9 95 ఇన్ టూ 10 15 ఫారాడ్లు ను ఇస్తుంది కాబట్టి fp యొక్క సమీకరణంలో Cequivalent యొక్క విలువను ప్రత్యామ్నాయం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు L 2 హెన్రీ యొక్క మూలంలో 1 బై 2 పైని 0 01 గా 10 15లోకి పొందండి కాబట్టి మేము దీనిని పరిష్కరించినప్పుడు మేము 1 128 మెగాహెర్ట్జ్కు దగ్గరగా సమాధానం లభిస్తుంది మరొక ఉదాహరణ చూద్దాం కాబట్టి ఇప్పుడు ఇది యుని జంక్షన్ ట్రాన్సిస్టర్ యుజెటి యొక్క ఉదాహరణ మనం యుజెటి ఓసిలేటర్లు లోకి వెళ్ళే ముందు క్రిస్టల్ ఓసిలేటర్ల గురించి త్వరగా అర్థం చేసుకుందాం మరియు తరువాత మాడ్యూల్లో మనం యుజెటి ఓసిలేటర్లు తీసుకుంటాము కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినది స్ఫటికాలను ఓసిలేటర్లో ఎలా ఉపయోగించవచ్చో ఆపై ఏమి పైజోఎలెక్ట్రిక్ లక్షణాలను చూపించే రకమైన స్ఫటికాలు అందుబాటులో ఉన్నాయి ఏ స్ఫటికo మరింత స్థిరంగా ఉందో చూశాము అప్పుడు మనం ఏ స్ఫటికాలను ఓసిలేటర్ గా ఎలా ఉపయోగించవచ్చో చూశాము మరియు మనం కనుగొనగలిగే ఫ్రీక్వెన్సీ సూత్రాలు ఏమిటి ఇది Fs లేదా Fp ఆపై మేము కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాము ఈ స్ఫటికాలు చాలా స్థిరంగా ఉన్నాయని మనం చూశాము మరియు అందువల్ల అవి చాలా అనువర్తనాలలో ఉపయోగించబడతాయి అని ఈ ప్రత్యేక మాడ్యూల్లో చర్చించబడ్డాయి కాబట్టి ఇప్పుడు మీకు phase shift ఓసిలేటర్ వీన్ బ్రిడ్జ్ ఓసిలేటర్ కోల్పిట్స్ ఓసిలేటర్ హార్ట్లీ ఓసిలేటర్ మరియు క్రిస్టల్ ఓసిలేటర్ గురించి తెలుసు తదుపరి మాడ్యూల్లో యుని జంక్షన్ ట్రాన్సిస్టర్ యుజెటి ఓసిలేటర్లు ఏమిటో చూద్దాం కాబట్టి మేము ఈ ప్రత్యేకమైన క్రిస్టల్ ఓసిలేటర్లపై ఈ ఉపన్యాసాన్ని ఆపివేస్తాము మరియు తదుపరి మాడ్యూల్ల్లో ఇతర రకాల ఓసిలేటర్లు ఏమిటో చూద్దాం అప్పటి వరకు మీరు ఈ స్లైడ్లను చూడండిఓసిలేటర్ ఏమి చేస్తుంది మరియు ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకోండి మునుపటి మాడ్యూళ్ళను చూడని వాళ్ళు తిరిగి వెళ్లి మునుపటి మాడ్యూళ్ళను చూడండి మరియు బార్ఖౌసేన్ ప్రమాణం ఏమిటో మరియు ఓసిలేటర్లు ఎలా రూపొందించబడ్డాయి చూడండి కాబట్టి నేను తదుపరి తరగతిలో కలుస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి బై